ఆంటెన్నా ప్రాధమిక పారామీటర్స్ పాఠ్యంశం కి స్వాగతం ఈ తరగతి లో మనం రేడియేషన్ పాటర్న్ గురించి చూద్దాం మళ్ళి ఇంకోసారి చెబుతున్నాను రేడియేషన్ పాటర్న్ అనేది ఫార్ ఫీల్డ్ లో మాత్రమే స్థిరంగా ఉంటుంది కాబట్టి రేడియేషన్ పాటర్న్ అనేది ఎప్పుడు ఫార్ ఫీల్డ్ దగ్గరే తీసుకుంటాం కాబట్టి ఒకవేళ ఫార్ ఫీల్డ్ దూరం లో మనం పవర్ ప్రోబ్ ని ఉంచితే మనకు వీలు గా ఉన్నంత దూరం లో యాంగిల్ని ఇస్తే లేదా అజిముత్ ఎలివేషన్ యొక్క గ్రాఫ్ ని గీసి కొలవచ్చుమనం ఆ గ్రాఫ్ ని చూస్తే ఈ ప్లేన్ లో 2D పవర్ పాటర్న్ గా చెప్పవచ్చు ఇప్పుడు యాంగిల్ ని మారిస్తే ఒకవేళ మనం ఎలివేషన్ ని మార్చి కొలిస్తే ఇప్పుడు అజిముత్ ని మార్చవచ్చు వాటి యొక్క లక్షణాల బట్టి అది E ప్లేన్ H ప్లేన్ లేదా పై ప్లేన్ తీటా ప్లేన్ ఏదైనా కావచ్చు ఒకవేళ ఇప్పుడు మన దగ్గర పాటర్న్ ఉంటే దానిని మనం పోలార్పాటర్న్ లో చేస్తాముమరియు కావలసినంత రేడియేషన్ ఇక్కడ జరుగుతుంది మరియు గరిష్టం గా ఉంటుంది క్రమంగా రేడియేషన్ కొద్దీకొద్దిగా తగ్గుతుంది కానీ మళ్ళి చూస్తే ఇది నాన్ రేడియేటింగ్ జోన్ అవుతుంది అనగా ఈ యాంగిల్ లో రేడియేషన్ ఉండదు మళ్ళి ఇక్కడ రేడియేషన్ ఉంటుందిమళ్ళి ఇక్కడ రేడియేషన్ ఉండదు కాబట్టి రేడియేషన్ పాటర్న్ అనేది సాధారణం గా వేర్వేరు లోబ్ ల గా విభజించబడి ఉంటాయి రేడియేషన్ లోబ్ అనగా రేడియేషన్ పాటర్న్ లో ఒక భాగం మరియు అది సాపేక్షంగా బలహీనమైన రేడియేషన్ తీవ్రత ఉన్న ప్రాంతంతో సరిహద్దు గా ఉంటుంది రేడియేషన్ లోబ్స్ మధ్య తక్కువ రేడియేషన్ తీవ్రత కలిగిన ప్రాంతాలు ఉంటాయి వీటి అన్నిటి మధ్య ఒక మేజర్ లోబ్ వుంది రేడియేషన్ లోబ్స్ మధ్య ఒక మేజర్ లోబ్ వుంది మేజర్ లోబ్ అనగా ఏమిటి మేజర్ లోబ్ అనగా ఏ లోబ్ లో అయితే గరిష్టం గా రేడియేషన్ డైరెక్షన్ ఉంటుందో దానినే మేజర్ లోబ్ అంటారు ఈ విషయం లో మనం చూసేది గరిష్టం గా రేడియేషన్ డైరెక్షన్ మాత్రమే కాబట్టి ఇదే మేజర్ లోబ్ మిగతా వాటిలో గరిష్టం గా రేడియేషన్ డైరెక్షన్ ఉండదు కాబట్టి సాధారణంగా ఒక మేజర్ లోబ్ ఉంటుంది ఇప్పుడు మైనర్ లోబ్ అనగా ఏమిటి మేజర్ లోబ్ కానిది ఏదైనా మైనర్ లోబ్ అని అంటారు కాబట్టి ఏ లోబ్ లో అయితే గరిష్టం గా రేడియేషన్ డైరెక్షన్ ఉండదో దానిని మైనర్ లోబ్ అని అంటారు ఇప్పుడు సైడ్ లోబ్స్ ని చూద్దాం సైడ్ లోబ్ అనగా ఏమిటి సాధారణంగా లోబ్ అనేది అనాలోచిత డైరెక్షన్ లో ఉంటాయి నా ఆంటిన్నా ఈ జోన్ లోనే రేడియేట్ చేయాలి కానీ నిజానికి ఇక్కడ రేడియేషన్ జరుగుతుంది కానీ ఏదైనా ఇంటర్ఫేరెన్సు వస్తే అది దానిని కూడా రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఆలా రేడియేషన్ ఉండకూడని చోట ఉండే వాటిని సైడ్ లోబ్స్ అని అంటారు దీనిని సైడ్ లోబ్ అని పిలుస్తాం ఇది సైడ్ లోబ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనకు కావాలి అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఎందుకు అంటే ఈ రోజుల్లో కొన్ని విధానాల లో కొంత రేడియేషన్ ఈ డైరెక్షన్ లో కూడా జరగాలి అని కోరుకుంటున్నాము నాకు ఈ డైరెక్షన్ ని కూడా కవర్ అవ్వాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఇది సైడ్ లోబ్ కాదు కానీ అది అనాలోచిత డైరెక్షన్ అయితే అది కూడా సైడ్ లోబ్ గా పరిగణించబడుతుంది నేను అనాలోచిత రేడియేషన్ ఎక్కడ జరుగుతుందో దానిని సైడ్ లోబ్ అని పిలుస్తాము అలాగే ఇక్కడ మరొక పదం బ్యాక్ లోబ్ వుంది ఇప్పుడు నేను చెప్తున్నాను సాధారణం గా సైడ్ లోబ్ అనగా అనాలోచిత డైరెక్షన్ లో ఉంటాయి మరియు అవి మెయిన్ లోబ్ ఉన్న అదే హెమ్మిస్పియర్ లో ఉంటాయి కాబట్టి ఇది సైడ్ లోబ్ కాదు దీనిని బ్యాక్ లోబ్ అని అంటారు బ్యాక్ లోబ్స్ అనేవి మెయిన్ లోబ్ ఉన్న హెమ్మిస్పియర్ కి వ్యతిరేక దిశ లో ఉంటాయి మెయిల్ లోబ్ ఉన్న హెమ్మిస్పియర్ కి వ్యతిరేక దిశ లో ఉండేవి బ్యాక్ లోబ్స్ కాబట్టి రేడియేషన్ పాటర్న్ నుండి ఏ పద్దతి లో రేడియేషన్ జరుగుతుందోఏ డైరెక్షన్ లో రేడియేషన్ జరుగుతుందో చెప్పవచ్చు కానీ మనకు కొలిచేందుకు కొన్ని కొలతలు కావాలి కాబట్టి ఒకవేళ ఇక్కడ బీమ్ వుంది మరియు ఇది మెయిన్ లోబ్ ఆ డైరెక్షన్ లో గరిష్టం గా రేడియేషన్ జరుగుతుంది రేడియేషన్ నెమ్మదిగా క్షిణీస్తు సున్నా దగ్గరకు వస్తుంది అప్పుడు బీమ్ విడ్త్ ఎంత ఎందుకు అంటే అది ఒక గణించదగ్గ పరిమాణం కాబట్టి మనం కనుక్కోవాల్సి ఉంటుంది దీనిని Pmax అనుకుందాం మరియు కనుక్కుందాం ఒకవేళ ఇది సిమ్మెట్రీకల్ గా ఉంటే Pmax 2 విలువ ఎంత అవుతుంది Pmax అనేది ఎక్కడ వస్తుంది పవర్ గనుక సగం అయితే రెండు డైరెక్షన్స్ మధ్య యాంగిలార్ దూరం ఎంతో కనుక్కోవాలి కాబట్టి దీనినే బీమ్ విడ్త్ అంటారు యాంగిల్ b కాబట్టి సాధారణంగా ఇది b పవర్ లో సగం అయితే దానిని 3dB అంటాము కాబట్టి సాధారణం గా 3 dB బీమ్ విడ్త్ అని చెప్తాం పాటర్న్ నుండి మనం పవర్ కి బదులు 3dB బీమ్ విడ్త్ ని కనుక్కోవచ్చుఇప్పుడు ఫీల్డ్ ని ప్లాట్ చేద్దాం ఒకవేళ ఫీల్డ్ ని గీస్తే దానిలో మెయిన్ లోబ్ ఇలా ఉంటుంది ఈ సందర్భం లో ఇదియే గరిష్ట ఫీల్డ్ కావున ఇక్కడ మనం రెండు పాయింట్స్ ని గుర్తించాలి ఒకటి Emax బై రూట్2రూట్2 అన్నది ఫీల్డ్ కి ఉంటుంది అని మనకు తెలుసుకాబట్టి ఈ యాంగిల్ ని 3 dB బీమ్ విడ్త్ అంటారు కాబట్టి ఫీల్డ్ పాటర్న లేదా పవర్ పాటర్న నుండి అయినా మనం 3dB బీమ్ విడ్త్ ని మనం కొలవచ్చు ఒక్కసారి మనం వెనకటి విషయాలు చూస్తే కరెంటు ఎలిమెంట్ యొక్క E ప్లేన్ పాటర్న్ చూసాము కరెంటు ఎలిమెంట్ అనేది తీటా ప్లేన్ లో ఎలా మారుతుందో ఇది వరకే చూసాము ఇది సైన్ స్క్వేర్ తీటా పాటర్న్ వలె ఉంటుందని ఇది వరకే చూసాం ఈ చిత్రం లో ఉన్నది మాక్సిమం ఇక్కడ రేడియేషన్ ఇంటెన్సిటీ వెక్టార్ Sav చిత్రించబడినది ఇక్కడ నేను Sav బై 2 ని గుర్తిస్తాను ఇక్కడ కూడా Sav బై 2 ని గుర్తిస్తాను దీని వైవిధ్యం సైన్ స్క్వేర్ తీటా వలె ఉంటుంది అనిమనకుతెలుసు కాబట్టి ఏ యాంగిల్ లో సైన్ స్క్వేర్ తీటా విలువ ½ అవుతుందో చూద్దాం అనగా సైన్ తీటా విలువ 1 బై రూట్ 2 కాబట్టి ఇది కూడా 45 డిగ్రీలు ఇది కూడా 45 డిగ్రీలు కాబట్టి కరెంటు ఎలిమెంట్ యొక్క తీటా 3 dB విలువ 90 డిగ్రీలు అవుతుంది కాబట్టి E ప్లేన్ లో 3dBబీమ్ విడ్త్ 90 డిగ్రీలు మరియు కరెంటు ఎలిమెంట్ H ప్లేన్ లో బ్యాండ్ విడ్త్ ఎంత H ప్లేన్ ని కరెంటు ఎలిమెంట్ యొక్క H ప్లేన్ పాటర్న్ ఇది కాబట్టి నిజానికి ఏ పాయింట్ ని మాక్సిమం అని అనలేము లేదా అన్ని పాయింట్స్ మాక్సిమం అని చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ బీమ్ విడ్త్ ని నిర్వచించలేము ఒకవేళ H ప్లేన్ పాటర్న్ కొంచెం మారితే మనం బీమ్ విడ్త్ ని నిర్వచించవచ్చు కాబట్టి ఇదియే రేడియేషన్ పాటర్న్ అని చెప్తున్నాము ఇప్పటి నుండి తరువాత పారామీటర్ ని చూద్దాం ఆంటిన్నా యొక్క చాలా ముఖ్యమైన మరో పారామీటర్ డైరెక్టివిటీ అందరు దీని గురించి వినే వుంటారు రేడియేషన్ పాటర్న్ లో మనం ఏమి చూస్తాము నిజానికి అదే డైరెక్టివిటీ కానీ మనం ప్రతి డైరెక్షన్ లో డైరెక్టివిటీ ఎంత ఉందో కొలవాలి అని అనుకుంటున్నాను ప్రతి డైరెక్షన్ లో పవర్ ఎంత ప్రవహిస్తుందో తెలుసుకోవాలి ఎక్కడ ఎక్కువ రేడియేషన్ జరుగుతుందో బీమ్ విడ్త్ అనేది మనకి మంచి ఐడియా ని ఇస్తుంది కానీ మనకి ప్రతి డైరెక్షన్ లో పవర్ ఎంత వెళ్తుందో కనుక్కోవాలి అనగా యాంగులర్ పంపిణి అనేది ఒక్క మేజర్ లోబ్ లోనే కాదు ప్రతి లోబ్ లోను జరుగుతుంది దానిని మనం కనుక్కోవడానికి డైరెక్టివిటీ ఉపయోగపడుతుంది డైరెక్టవ్ నేచర్ అనేది ఆంటిన్నా యొక్క లక్షణం అని మొదటి నుండి నేను చెప్తున్నాను దీని వలన రెండు ఉపయోగాలు ఉన్నాయి ఒకటి పవర్ ట్రాన్స్ఫర్ ఇంపిడెన్సు అనేది ఫ్రీ స్పేస్ తో మ్యాచ్ అవ్వాలి ఇంకొకటి రేడియేషన్ ని ఒక నిర్దిష్టమైన డైరెక్షన్ లో కి పంపాలి కాబట్టి నిర్దిష్టమైన డైరెక్షన్ లో ఉన్న భాగం తెలియాలి అంటే మనం డైరెక్టివిటీ అనే పారామీటర్ ని కొలవాలి డైరెక్టివిటీ అనేది స్పేస్ లో రేడియేషన్ తీవ్రత యొక్క డైరెక్షన్ ని బట్టి ఎలా మారుతుందో వివరిస్తుంది కాబట్టి స్పష్టంగా డైరెక్టివిటీ D అనేది యాంగులర్ కోఆర్డినెట్స్ మరియు యొక్క ఫంక్షన్ అయి ఉంటుంది కాబట్టి డైరెక్టివిటీ అనేది మరియు యొక్క ఫంక్షన్ దీని గురించి తెలియాలి అంటే ముందు స్పష్టంగా మనకు ఏదైనా రేడియేషన్ సోర్స్ తెలియాలి అనగా కరెంటు డిస్ట్రిబ్యూషన్ అనేది వేర్వేరు యాంగులర్ భాగాల్లో రేడియేట్ ఎలా అవుతుందో చూడాలి కాబట్టి ఇప్పుడు ఒక నిర్దేశకమైన యాంగులర్ డైరెక్షన్ లో పవర్ ఎంత ఉందో మనం కనుక్కోవాలి ఇదివరకే మనం ఫార్ ఫీల్డ్ లో E మరియు H ఫీల్డ్స్ ని చూసాం మనం పాయింట్ వెక్టార్ ని కనుక్కున్నాము దాని ద్వారా పవర్ డెన్సిటీ ని పవర్ ప్రవహించే ప్రాంతానికి పర్పెండిక్యూలర్ దిశ ప్రాంతం లో కొలవాలి అదే పవర్ యొక్క రేడియల్ ఫ్లో కాబట్టి ఈ ప్లానార్ ఏరియా లో పవర్ డెన్సిటీ ని నిర్వచించాము కానీ ఇప్పుడు మనము యాంగులర్ పంపిణి ని కనుక్కోవాలి కాబట్టి మనం ఇంకో క్వాంటిటీ ని నిర్వచించాలి ఆ కొత్త క్వాంటిటీ ని రేడియేషన్ ఇంటెన్సిటీ అని పిలుస్తాము రేడియేషన్ ఇంటెన్సిటీ అనేది నిజానికి యాంగిల్స్ యొక్క ఫంక్షన్ కాబట్టి దీని విలువ U అనగా పవర్ అనేది డైరెక్షన్ లో రేడియేట్ అవుతుంది కాబట్టి ఒకవేళ పవర్ అనేది 10 డిగ్రీ మరియు 35 డిగ్రీ లో ఎంత ఉంటుంది దీని విలువ నేను చెప్తాను కాబట్టి మనకు అర్ధం కావలిసింది ఏమిటి అంటే ఆంటిన్నా అనేది ఒక 3D స్ట్రక్చర్ కాబట్టి యాంగిల్ అనేది ఒక సాలిడ్ యాంగిల్ గా సృష్టించబడుతుంది కాబట్టి మనం సాలిడ్ యాంగిల్ కు మరియు ప్లానార్ లో కనపడే విషయాల మధ్య ఉన్న సంబంధం కనుక్కోవాలి అందుకనే సాలిడ్ యాంగిల్ అనే విషయాన్నీ ఇక్కడ ప్రస్తావించాను సాలిడ్ యాంగిల్ ఉద్దేశం ఏమిటి మనం ప్లానార్ యాంగిల్ ని గుర్తు తెచ్చుకుందాం దానినే రేడియన్ అంటారు కాబట్టి ఒక రేడియన్ అంటే ఏమిటి మనం ఒక సర్కిల్ నుండి ఆర్క్ ని తీసుకుంటే దాని లెంగ్త్ సర్కిల్ యొక్క రేడియస్ కి సమానం అయితే దానిని రేడియన్ అంటాం ఇదే విధంగా సాలిడ్ యాంగిల్ యొక్క కొలమానం ని తీసుకుంటే సాలిడ్ యాంగిల్ ని నేను ఈ ప్రాతం యొక్క భాగం గా పరిగణిస్తాను కాబట్టి ఈ ప్రాంతం ని యాంగిల్ అని పిలుస్తాము దీని యొక్క కొలమానము స్టెరేడియన్ అని మనకు తెలుసు స్టెరేడియన్ యొక్క నిర్వచనం ఏమిటి ఒకవేళ ఇది వ్యాసార్థం r కలిగిన స్పెరికల్ సర్ఫేస్ అయితే అదే సర్ఫేస్ మీద r స్క్వేర్ ప్రాంతం ఉంటే మరియు దాని సెంటర్ కి సంబంధించి కొలిచే యాంగిల్ దాని స్టెరేడియన్ అని నిర్వచిస్తాము కాబట్టి సర్ఫేస్ ఏరియా మీద r స్క్వేర్ ఒక స్టెరేడియన్ సాలిడ్ యాంగిల్ ని ఇస్తుంది కాబట్టి మొత్తం స్పెరికల్ సర్ఫేస్ లో ఎంత మొత్తం ఏరియా క్లోజ్ సర్ఫేస్ అవుతుందో చూద్దాం క్లోస్డ్ సర్ఫేస్ లో 4 అనేది మొత్తం సాలిడ్ యాంగిల్ ఒక క్లోస్డ్ స్పియర్ లో 4 స్టెరేడియన్ సెంటర్ లో ఉంటుంది ఒకవేళ స్పెరికల్ సర్ఫేస్ ని నేను పరిగణిస్తే అందులో ఒక dA ప్రాంతం తీసుకుంటే దానిలో ఒక ఎలిమెంటల్ ప్రాంతం dA ని తీసుకుంటే దానిని మనం సెంటర్ అని పిలుస్తాం కాబట్టి ఎంత యాంగిల్ పెడితే అది సెంటర్ దగ్గర సాలిడ్ యాంగిల్ అవుతుంది దీని విలువ d అవుతుంది ఈ రెండిటికి మధ్య సంబంధం ఏమిటి దీని గురించి మనం స్పెరికాల్ కో ఆర్డినేట్ లో విలువ dA విలువ ఎంత అనేది గుర్తు తెచ్చుకోవాలి దీని విలువ r స్క్వేర్ సైన్ d d కాబట్టి నేను dA ఏరియా అనేది సెంటర్ కి సంబంధించి d యాంగిల్ ని ఇస్తుంది లేదా r స్క్వేర్ dA ఏరియా అనేది సెంటర్ కి సంబంధించి ఒక స్టెరేడియన్ యాంగిల్ ఇస్తుంది అని నేను వ్రాయచ్చు కాబట్టి dA ఏరియా లో ఎంత యాంగిల్ ఉంటుందో తెలియాలి దాని విలువ dA r 2 అవుతుంది ఇదియే d కాబట్టి ఇక్కడ d యొక్క విలువ ఎంత సులభం గా చెప్పాలి అంటే సైన్ d d కాబట్టి d అనేది dA ఏరియా ఎలెమెంటల్ ఏరియా dA అనేది ఎలెమెంటల్ సాలిడ్ యాంగిల్ అనేది సెంటర్ దగ్గర ఉంటుంది మరియు దీని సంబంధం ఏమిటి అంటే d అనేది dA r 2 కి సమానం గా ఉంటుంది ఇదియే నాకు కావలిసింది సాధారణ ఆంటిన్నా లో డైరెక్టివిటీ ని చూద్దాం డైరెక్టివిటీ ఫంక్షన్ అంటే ఏమిటి కాబట్టి డైరెక్షన్ లో రేడియేషన్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందో తెలుసుకోవాలి కాబట్టి రేడియేషన్ ను ఒకవేళ యాంగులర్ నేచర్ బదులు వేరే ఏ విలువ తో భాగించాలి నా దగ్గర ఒక ఆంటిన్నా వుంది అని పరిగణిద్దాం అది కూడా కల్పితమైన ఆంటిన్నా గా పరిగణిద్దాం ఎందుకంటే ఆంటిన్నా అనేది అన్ని డైరెక్షన్ లలో సమానంగా రేడియేట్ అలా చేయదు కనుక కల్పితమైన ఆంటిన్నా అన్ని డైరెక్షన్ లలో సమానంగా రేడియేట్ చేస్తుంది అని పరిగణిద్దాం అప్పుడు సమానంగా రేడియేట్ అవుతుంది కావున దానికి సంబంధించిన విధంగా రేడియేషన్ ఇంటెన్సిటీ ని మనం కనుక్కోవాలి కాబట్టి రేడియేషన్ ఇంటెన్సిటీ అనేది ఒక సాలిడ్ యాంగిల్ కి సంబంధించి రేడియేట్ అయ్యే పవర్ పరంగా దీనిని కొలుస్తారు మనకు ఇదివరకే ఆంటిన్నా లో మొత్తం పవర్ Pr రేడియేట్ అయ్యేది అని తెలుసు కాబట్టి U ని తక్షణమే ఇక్కడ వ్రాస్తాను ప్రదానం గా ప్రతి సాలిడ్ యాంగిల్ లో Pr బై d విలువ ఎంత అదియే రేడియేషన్ ఇంటెన్సిటీ ఇప్పుడు దీని ఎక్సప్రెషన్ మనకు తెలియదు కానీ మనకు ఇదివరకే తెలిసిన దాని బట్టి దీనిని dPr అని వ్రాయచ్చు ఇదివరకే మనం కనుగొన్నాం d విలువని dA ఏరియా యొక్క పదముల పరంగా చూద్దాం అనగా dA r2 అవుతుంది దీని విలువ r2 dPr dA కాబట్టి వీటి మధ్య సంబంధం ఏమిటి ఇది రేడియేషన్ ఇంటెన్సిటీ విలువ r2 dPr dA అనగా ప్రతి సర్ఫేస్ ఏరియా కి ఎలా మారుతుందో మరియు నిజానికి ఇది సాలిడ్ యాంగిల్ తో మారుతూ ఉంటుంది కాబట్టి ఇది సాలిడ్ యాంగిల్ తో మారుతూవుంటుంది మరియు సర్ఫేస్ ఏరియా మీద పవర్ ఎలా మారుతుందో అలా మారుతూ ఉంటుంది ఇప్పుడు మన dPr d అంటే ఏమిటి ఇప్పుడు దానిని మనం లెక్కిద్దాం కాబట్టి dPr dA అనేది పవర్ ఇంటెన్సిటీ పవర్ పర్ యూనిట్ ఏరియా కాబట్టి ఇది కూడా Saverage వెక్టార్ లాంటిదే కాబట్టి మనం Saverage వెక్టార్ ని కనుక్కున్నాం Saverage వెక్టార్ అనగా ఏమిటి స్పష్టంగా అర్ధం అవటానికి నేను వ్రాస్తున్నానుఇప్పుడు ఇది ½ r2రియల్ పాయింటింగ్ వెక్టార్ రేడియాల్ డైరెక్షన్ లో ఎంత దూరం వెళ్తుంది ఇప్పుడు ఏమి చేద్దాం డైరెక్టివిటీ యొక్క నిర్వచనం చూద్దాం డైరెక్టివిటీ అంటే ఏమిటి డైరెక్టివిటీ ఫంక్షన్ అనగా ప్రదానం గా U అనగా డైరెక్షన్ లో ఉన్న రేడియేషన్ ఇంటెన్సిటీ ఓమిని డైరెక్షనల్ ఆంటిన్నా యొక్క రేడియేషన్ ఇంటెన్సిటీ ఇప్పుడు ఏదైనా ఆంటిన్నాలో సమానం గా రేడియేట్ జరిగితే అనగా ఎంత పవర్ ఆ ఆంటిన్నా రేడియేట్ చేస్తుందో ఆవిలువ ని 4 సాలిడ్ యాంగిల్ తో భాగిద్దాం అది కేవలం Pr 4 ఎందుకు అంటే మొత్తం సాలిడ్ యాంగిల్ విలువ 4 కాబట్టి ఇక్కడ ఆంటిన్నాలో సమానం గా రేడియేట్ అయితే అది ఇదే అవుతుంది కాబట్టి ఇదివరకే చూసాను U అనగా r2 Saverage కాబట్టి దీనిని Pr తో భాగిస్తే మరియు దీని విలువ 4 ఇక్కడ కి వస్తుంది ఇదియే మన ఎక్సప్రెషన్ కాబట్టి స్పష్టంగా 4r2Saverage దీని మాగ్నిట్యూడ్ తీసుకుంటాం ఎందుకంటే Saverage అనేది ఒక వెక్టార్ కాబట్టి Saverage అనేది వెక్టార్ కానీ మనం పవర్ రేషియో గా తీసుకున్నాం పవర్ అనేది స్కెలార్ క్వాంటిటీ కాబట్టి మనం మాగ్నిట్యూడ్ ని తీసుకోవాలి కాబట్టి దీనినే డైరెక్టివిటీ అంటారు కాబట్టి వేరే డైరెక్షన్ లో ఎంత పవర్ డెన్సిటీ ఉన్నదో లెక్కిద్దాం ఆ విలువ పవర్ డెన్సిటీ Saverage ఒకవేళ మనం గుర్తుకు తెచ్చుకుంటే టైం ఆవేరేజ్ అనేది వేరేగా ఏమి కాదు కానీ టైం ఆవరేజ్ పవర్ డెన్సిటీ అని అంటారు కాబట్టి దీని ద్వారా మనము నా ఆంటిన్నా ని ఓమ్ని తో పోలిస్తే సాలిడ్ యాంగిల్ ఎంత వరకు మంచిది అని తెలుసుకుంటాము ఒకవేళ ఆంటిన్నా గనుక ఓమ్ని అయితే ఒకవేళ నా ఆంటిన్నా అనేది డైరెకటివ్ పనితీరు ఓమ్ని లాగానే ఉంటుంది అప్పుడు ఈ అనేది ఒక ప్రత్యేకమైన యాంగిల్ లో విలువ 1 అవుతుంది ఒకవేళ దాని విలువ 1 కన్నా ఎక్కువ ఉంటే మన దగ్గర వున్నది మంచి డైరెక్ట్డ్ ఆంటిన్నా అని చెప్పవచ్చు కాబట్టి ఏ ఆంటిన్నా తీసుకున్న ఇది అంతా సాధారణం కాబట్టి ఏ ఆంటిన్నా లో అయినా దీనిని మనం కనుక్కోవాలికానీ కరెంటు ఎలిమెంట్ కొరకు కనుక్కోవాలి ఇదివరకే కరెంటు ఎలిమెంట్ కొరకు మనం రెండు విషయాలు కనుగొన్నాం ఇదివరకే మనం లెక్కించాము మొత్తం పవర్ రేడియేట్ అయ్యేది మరియు పవర్ డెన్సిటీ వెక్టార్ ని లెక్కించం కాబట్టి మనకు ఎక్సప్రెషన్ తెలుసు కాబట్టి సులభంగా కరెంటు ఎలిమెంట్ యొక్క డైరెక్టివిటీ కనుక్కోవచ్చు కాబట్టి ఇదివరకే కరెంటు ఎలిమెంట్ ని కనుగొన్నాం Sav అంటే ఏమిటి ఒకవేళ మన పుస్తకం లో చుస్తే Sav విలువ ఈటా నాట్ బై 8 dl బై లాంబ్డా నాట్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై r స్క్వేర్ ఇది మొత్తం నిజానికి ar దిశ లో ఉంటుంది నిజమైన ఎక్సప్రెషన్ లో నేను మాగ్నిట్యూడ్ తీసుకున్నప్పుడు దానిని కూడా ఈ ఎక్సప్రెషన్ లో పెడితే మన Pr విలువ ఏమి అవుతుందో చూద్దాం Pr విలువ 2 ఈటా నాట్ 3 dl బై లాంబ్డా నాట్ స్క్వేర్ I 2 2 ఇప్పుడు ఒకవేళ దీనిని పెడితే మనకు డైరెక్టివిటీ ఫంక్షన్ వస్తుంది అనగా 4 r స్క్వేర్ ఇంటూ Sav బై Pr అది 1 5 సైన్ స్క్వేర్ అవుతుంది కాబట్టి మనం ఏ యాంగిల్ ఇచ్చినా అది చెప్పేది ఏమిటి అంటే 30O అని పరిగణిస్తే విలువ 30O కాబట్టి సైన్ విలువ ½ అవుతుంది కాబట్టి ఒకటిలో నాల్గవ వంతు అనగా 0 కాబట్టి మనం 1 5 బై 0 25 ని కనుక్కోవాలి ఇది 150 బై 25 దీని విలువ 6 అవుతుంది ఇదే విధంగా మనం మిగతా విలువలు కనుక్కోవచ్చు కాబట్టి మాక్సిమం గా మనకు వచ్చే విలువ ఏమిటి స్పష్టం గా మనకు తెలుస్తుంది సైన్ తీటా విలువ1 అయినప్పుడు దీని విలువ 1 5 అవుతుంది కాబట్టి డైరెక్టివిటీ ఫంక్షన్ బదులు మాక్సిమం గా డైరెక్టివిటీ చాలా సార్లు D అవుతుంది నిజానికి D అనేది మాక్సిమం విలువ కాబట్టి ఇక్కడ మాక్సిమం విలువ 1 కాబట్టి కరెంటు ఎలిమెంట్ యొక్క మాక్సిమం డైరెక్టివిటీ విలువ అంత బాగాలేదు కానీ ఇది ఓమ్ని లో మాత్రం కాదు ఇక్కడ పవర్ అనేది బ్రాడ్ సైడ్ దిశ లో విస్తరిస్తుంది ఓమ్ని లో మనం చూసాంఓమ్ని లో ఎంత ఎక్కువ ఉంటుంది ఓమ్ని లో దీని విలువ 1 5 రేట్లు ఎక్కువ ఉంటుంది మరియు విలువ 2 డైరెక్షన్ కి సమానం గా ఉంటుంది కాబట్టి మాక్సిమం డైరెక్టివిటీ ని మనం సాధారణంగా డైరెక్టివిటీ అని తీసుకోవచ్చు కాబట్టి మనం డైరెక్ట్ చేసే దాన్ని బట్టి ఆంటిన్నా మంచిదా లేక చెడ్డదా అని కనుక్కోవచ్చు మరియు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఐసోట్రోపిక్ రేడియేటర్ అనగా ఏమిటి ఇది ఒక కల్పితమైన ఆంటిన్నా ఇది అన్ని డైరెక్షన్ ల లో రేడియేట్ చేస్తుంది కాబట్టి దీనిని మనం అన్వయించుకుందాం ఇప్పుడు దీనికి సంబంధించిన క్వాంటిటీ ఇంకో ఆంటిన్నా పారామీటర్ వుంది దానిని మళ్ళి చూద్దాం ఇప్పుడు గెయిన్ కూడా యాంగిలార్ ఫంక్షన్ లాంటిదే కాబట్టి మనం గెయిన్ ఎంత వుంది అనేది కనుక్కోవాలి రేడియేషన్ ఇంటెన్సిటీ అంటే ఏమిటి అదే విధం గా నిర్వచించవచ్చు కానీ ఒక విషయం ఏమిటి అంటే ఇది డినామినేటర్ లో ఇది కొంచం బిన్నం గా ఉంటుంది మరియు ఇది పెద్దది ఎందుకు అంటే డైరెక్టివిటీ లో అది నిజం గా రేడియేట్ అవుతుందో లేదో మనం కనుక్కోలేము ఏదైనా జరగవచ్చు ఏదైనా సరైన పనితీరు లేని ఆంటిన్నా కూడా రేడియేట్ చేస్తుంది నా దగ్గర ఆంటిన్నా లేదు అని పరిగణిద్దాం నా దగ్గర నిజానికి పవర్ ని గ్రహించగలే పరికరం వుంది అని అనుకుందాం కానీ ఇది కూడా పవర్ ని పంపిణి చేస్తుంది ఎందుకు అంటే పవర్ అనేది అన్ని వేళల మెటాలిక్ స్ట్రక్చర్ లో రేడియేట్ అవుతూ ఉంటుంది కాబట్టి దానికి కొంత డైరెక్టివ్ నేచర్ ఉంటుంది కాబట్టి దాని యొక్క రేడియేషన్ పాటర్న్ మరియు డైరెక్టివిటీ ని చూసి ఇప్పుడు నేను ఇది ఒక మంచి ఆంటిన్నా అని చెప్తున్నాను దీనికి డైరెక్టివిటీ వుంది కానీ నిజానికి ఇక్కడ గెయిన్ ని కనుక్కోవలిసివుంది అందుకే డినామినేటర్ లో వుండే గెయిన్ డైరెక్టివిటీ లా ఉండదు కాబట్టి గెయిన్ ని మనం ఎలా నిర్వచిస్తాము అంటే గెయిన్ ఫంక్షన్ U దీని విలువ U బై ఇన్ ఫుట్ పవర్ ఆక్సెప్టెడ్ బై 4 కాబట్టి ఇక్కడ ఇన్పుట్ పవర్ అనగా మొత్తం పవర్ రేడియేట్ చేయడానికి ఉపయోగించేది ఇక్కడ మొత్తం పవర్ అనే బదులు మనం ఎంత పవర్ ఇచ్చేమో దానినే తీసుకుందాం స్పష్టం గా తెలిసేది ఏమిటి అంటే కొన్ని లస్సెస్ అనేవి ఆంటిన్నా లో ఉంటాయి అవి ఒమిక్ లాసెస్ అవ్వచ్చులేక అవి ఇంపిడెన్సు మిస్ మ్యాచ్ లాసెస్ కావచ్చులేక పోలరైజషన్ మిస్ మ్యాచ్ లాసెస్ polarization mismatch losses కాబట్టి ఈ లస్సెస్ తర్వాత ఏది అయితే మిగిలి ఉందో దానిని రేడియేట్ చేసే దానిని గెయిన్ ఫంక్షన్ ద్వారా తెలుసుకోవాలి దీని గురించి తర్వాత చర్చిద్దాం నిజానికి వీటిని మనం ఆ రెండు ఎక్సప్రెషన్ నుండి తీసుకోవాలి నిజానికి గెయిన్ కి మరియు డైరెక్టివిటీ కి సంబంధం ఏమిటి మనం చూస్తే టోటల్ పవర్ రేడియేట్ అని మనం వ్రాస్తే డైరెక్టివిటీ విలువ మారుతుంది అందుకని ఇక్కడ ఇన్పుట్ పవర్ ఆక్సెప్టెడ్input power accepted అని వ్రాస్తాము కాబట్టి ఒకవేళ ఇది ఆంటిన్నా అయితే ఇన్పుట్ పవర్ అనేది Pi మరియు అవుట్పుట్ రేడియేటెడ్ పవర్ Pr కాబట్టి Pr విలువ ఎంత ఉంటుంది ఈటా ఇంటూPi ఈటా అనేది స్థిరాంకం మరియు దాని విలువ కన్నా 1 తక్కువ ఉంటుంది ఈటా విలువ సున్నా మరియు ఒకటి మధ్యనే ఉంటుంది ఎందుకంటే ఆంటిన్నా అనేది పాసివ్ డివైస్ ఇది పవర్ ని పుట్టించలేదు కాబట్టి ఈ ఈటా ఇంట్రిన్సిక్ ఇంపిడెన్సు కాదు ఇది రేడియేషన్ ఎఫిషియెన్సీ అని పిలుస్తాము కాబట్టి నేను ఏది అయితే ఇన్పుట్ పవర్ ఇచ్చానో ఒకవేళ రేడియేషన్ పనితీరు గుర్తించదగినిది అయితే పవర్ కూడా రేడియేట్ అవుతుంది ఎందుకంటే ఇన్పుట్ పవర్ అనేది నేను ఇస్తాను ఒకవేళ ఇది గ్రహించగలిగే విషయం అయితే అప్పుడు రేడియేషన్ ఇంటెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కానీ మైక్రోవేవ్ ఆంటిన్నా ల యొక్క రేడియేషన్ ఇంటెన్సిటీ అనేది 70 కానీ 80కానీ లేదా 90 ఉండాలి 99 కూడా ఉండొచ్చు ఎందుకంటే ఒమిక్ లాసెస్ అనేవి చాలా చిన్నవి ఒకవేళ మన దగ్గర మంచి కండక్టర్ ఉంటే ఒమిక్ లాసెస్ చాలా తక్కువ వస్తాయి కాబట్టి మేజర్ లాసెస్ అంటే ఇంపిడెన్సు మిస్ మ్యాచ్ కావచ్చు లేదా పోలరైజషన్ మిస్ మ్యాచ్ కావచ్చు నియర్ ఫీల్డ్ దగ్గర ఎనర్జీ ని స్టోరేజ్ చేసి ఉండచ్చు కాబట్టి రేడియేషన్ అనేది జరగక పోవచ్చు అందుకే డిరెక్టీవ్ నేచర్ ఇచ్చే సమాచారం తో పాటు గెయిన్ అనేది మనకు ఎక్కువ సమాచారం ఇస్తుంది గెయిన్ అనేది ఆంటిన్నా యొక్క రేడియేషన్ పనితీరు ఎలా ఉంటుందో చెప్తుంది స్పష్టం గా తెలిసేది ఏమిటి అంటే ఇక్కడ పోలరైజషన్ లాసెస్ లేవు ఒకవేళ ఉంటే లాస్ ఫాక్టర్స్ ని పరిగణన లోకి తీసుకోండి మిస్ మ్యాచ్ లాస్ లేదు అనగా ఇంపిడెన్సు మిస్ మ్యాచ్ లేదు ఒకవేళ మిస్ మ్యాచ్ లాస్ వుంది అని తెలిస్తే అక్కడ ఇంపిడెన్సు మిస్ మ్యాచ్ అవుతుంది అది పవర్ విషయం లో రిఫ్లెక్ట్ అవుతుంది దీని మనం పరిగణన లోకి తీసుకోవాలి ఒకవేళ పోలరైజషన్ గనుక మారితే అప్పుడు పోలరైజషన్ లాస్ అవుతుంది కాబట్టి మనం గనుక ఈ లాస్ ని తీసుకుంటే ఈ సూత్రం పనిచేస్తుంది ఒకవేళ ఈ లాస్ లు అన్ని లేకపోతే అప్పుడు ఈ సంబంధం ఏమి అవుతుంది అంటే మళ్ళి మనం రేడియేషన్ పాటర్న్ నుండి కనుక్కోవాలి లేదా రేడియేషన్ ఇంటెన్సిటీ ఎక్సప్రెషన్ ని నుండి తెలుసుకోవాలి ఇదియే రేడియేషన్ ఇంటెన్సిటీ ఇదియే ఇన్పుట్ పవర్ ఇవి మనం ఇచ్చేవి గనుక మనకు తెలుసు కాబట్టి మనం గెయిన్ ఫంక్షన్ని కనుక్కోవాలి ఇంకా కొన్ని ఎఫెక్టివ్ ఐసోట్రోపిక్ రేడియేటెడ్ పవర్ లాంటి పారామీటర్స్ వున్నాయి ఇంకా ఆంటిన్నా యొక్క ఇంపిడెన్సు లాంటివి వున్నాయి ఇవి అన్ని కూడా ఆంటిన్నా యొక్క ఎఫెక్టివ్ ఏరియా ని కనుక్కోవటం లో ఉపయోగపడతాయి అవి అన్నీ కూడా తరువాత తరగతి లో చూద్దాం ధన్యవాదములు